ఇంజనీరింగ్ నాలెడ్జ్ వర్గాలపై మాడ్యూల్ 1 యొక్క 13వ ఉపన్యాసానికి స్వాగతం మునుపటి ఉపన్యాసం లో మెటాకాగ్నిటివ్ నాలెడ్జ్ అంటే ఏమిటో మరియు దాని ప్రాముఖ్యతను మనము అర్థం చేసుకున్నాము మరియు బలహీనమైన విద్యార్థులకు మెటాకాగ్నిటివ్ నైపుణ్యాలలో బోధన ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను కూడా మనము అర్థం చేసుకున్నాము మరియు మెటాకాగ్నిటివ్ జ్ఞానం యొక్క స్వభావాన్ని కూడా అర్థం చేసుకున్నాము ఇప్పుడు ఈ ఉపన్యాసం లో ఫలితం ఇంజనీరింగ్ పరిజ్ఞానం యొక్క వర్గాల స్వభావం మరియు ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం ఇక్కడ మీకు ఇది ఉంది ఇంజనీరింగ్ నాలెడ్జ్ అని మనం ఇప్పటికే చూసిన వాటికి భిన్నంగా ఉందా మనము ఫాక్చువల్ కాన్సెప్చువల్ ప్రొసీడ్యూరల్ మరియు మెటాకాగ్నిటివ్ అనే నాలుగు సాధారణ జ్ఞాన విభాగాలను చూశాము జ్ఞానం యొక్క ఇతర వర్గాలను మనం నిజంగా పరిగణించాలా కొంతమంది దానిపై విభేదిస్తారు కాబట్టి ఇంజనీరింగ్ ఇంజనీర్లు మరియు ఇంజనీరింగ్ విద్యార్థులు చూడవలసిన కొన్ని నిర్దిష్ట జ్ఞాన వర్గాలు ఉంటే ఇంజనీరింగ్ అంటే ఏమిటి అని అడగాలి అని చెప్పి బేసిక్స్కి తిరిగి రావాలి ఇంజనీరింగ్ సైన్స్ నుండి భిన్నంగా ఉందా ఇంజనీరింగ్ సైన్స్ నుండి భిన్నంగా ఉంటే అది ఏ విధంగా భిన్నంగా ఉంటుంది మరియు మంచి ఇంజనీర్ ఎవరు చాలా ప్రారంభ మాడ్యూళ్ళలో మంచి ఇంజనీరింగ్ ఎవరు అనే దాని గురించి మేము ఇప్పటికే మాట్లాడాము మంచి ఇంజనీర్ యొక్క స్వభావాన్ని నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ అధికారికంగా నిర్వచించింది మనకు భిన్నమైన అభిప్రాయం ఉన్నప్పటికీ మనము వివాదం చేయము అధికారికంగా వారు ప్రోగ్రామ్ ఫలితం అని పిలుస్తారు ఇప్పుడు గత 150 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ గురించి అనేక వివరణలు మరియు నిర్వచనాలు ఉన్నాయి మరియు ఇక్కడ మనం రెండు లేదా మూడు చూస్తాము లేదా దీనికి అనేక వైవిధ్యాలు ఉన్నాయి కానీ చివరికి అవన్నీ దాదాపు ఒకే మాట చెబుతాయి ఇంజనీరింగ్ అనేది ఏదైనా కళాకృతి యొక్క రూపకల్పన నిర్మాణం మరియు కార్యకలాపాలను నిర్వహించే అభ్యాసాన్ని సూచిస్తుంది ఇది మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచాన్ని కొంత గుర్తించబడిన అవసరాన్ని తీర్చడానికి మారుస్తుంది సరే మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచంలో గుర్తించాల్సిన అవసరం ఉందని ఇది నిర్వచనం యొక్క ఒక మార్గం మరియు ఇంజనీరింగ్ ఎవరో ఒకరి అవసరాన్ని తీర్చగల ఏదైనా కళాకృతి యొక్క రూపకల్పన మరియు నిర్మాణం మరియు ఆపరేషన్ను నిర్వహిస్తోంది అదే విషయం చెప్పే మరో మార్గం ఇంజనీరింగ్ అనేది ఒక వృత్తి దీనిలో అధ్యయనం అనుభవం మరియు అభ్యాసం ద్వారా పొందిన గణిత మరియు సహజ శాస్త్రాల పరిజ్ఞానం మానవజాతి ప్రయోజనం కోసం ప్రకృతి యొక్క పదార్థాలను మరియు శక్తులను ఆర్థికంగా ఉపయోగించుకునే మార్గాలను అభివృద్ధి చేయడానికి తీర్పుతో వర్తించబడుతుంది ఇది ABET ఇచ్చిన విధంగా ఉంది ఇంతకు ముందు రోజర్స్ ఇచ్చారు ఇప్పుడు ఆసక్తికరంగా ఒక అక్రిడిటింగ్ సంస్థ కూడా అవుట్పుట్ ముందు ప్రాసెస్ వంటి వాటిని ఉంచారు వివిధ మార్గాల ద్వారా పొందిన జ్ఞానం అనే ప్రక్రియను మీరు మొదట నిర్వచించినది తీర్పుతో వర్తించబడుతుంది కానీ వాస్తవానికి లక్ష్యం ఏమిటి మానవాళి యొక్క ప్రయోజనం కోసం ప్రకృతి యొక్క పదార్థాలను మరియు శక్తులను ఆర్థికంగా ఉపయోగించుకునే మార్గాలను అభివృద్ధి చేయండి అదే లక్ష్యం అది చివరిలో కాకుండా ప్రారంభంలోనే రావాలి కానీ దురదృష్టవశాత్తు ఫలితాలను వ్రాసిన మార్గం అదే మరియు దీనికి చాలా వైవిధ్యాలు ఉన్నాయి వారు ఒకదానితో ఒకటి పెద్ద వ్యత్యాసం లేదు వారు పరిస్థితిని బట్టి మీరు వినియోగం లేదా కళాకృతిని రూపకల్పన అని పిలుస్తారు కాబట్టి ఇంజనీరింగ్ అంటే అదే ఇప్పుడు సైన్స్ మరియు ఇంజనీరింగ్ యొక్క ఆసక్తికరమైన నిర్వచనాలు ఇక్కడ ఉన్నాయి అవి వ్రాసిన విధానం ఒకదానికొకటి చాలా దగ్గరగా తీసుకువస్తారు ఇక్కడ సైన్స్ అనేది భౌతిక రసాయన జీవ ప్రవర్తనా సామాజిక ఆర్థిక మరియు రాజకీయ దృగ్విషయాల పరిశోధన ప్రక్రియ ఈ దృగ్విషయాలను పరిశోధించే ప్రక్రియ ఫలితాల ప్రామాణికతను అంచనా వేయడానికి పరిశోధించాల్సిన ఈ దృగ్విషయం నుండి పరిశోధకుడు చేసే ప్రతి దాన్ని చేర్చడానికి సమిష్టి కోణంలో ప్రక్రియ ఉపయోగించబడుతుంది ఇక్కడ సైన్స్లో ఏమి జరుగుతుంది మీరు ప్రకృతిలో దృగ్విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మీరు నిజంగా ఒక నిర్దిష్ట దృగ్విషయం యొక్క వివిధ కోణాల మధ్య సంబంధాన్ని కనుగొంటున్నారు మరియు మీరు దాని చెల్లుబాటుకు వచ్చారని మీరు ఏమైనా తీర్మానం చేయాలి ఇంజనీరింగ్ అనేది సమస్యలను ఎలా పరిష్కరించాలో పరిశోధించే ప్రక్రియ మరియు సమస్యను అంగీకరించడం నుండి పరిష్కారం యొక్క ప్రామాణికతకు రుజువు వరకు పరిశోధకుడు చేసే ప్రతిదాన్ని కలిగి ఉంటుంది సరే కాబట్టి హైలైట్ చేసిన పాయింట్లు సైన్స్ మరియు ఇంజనీరింగ్ మధ్య పోలిక కోసం ఇక్కడ ఈ రెండింటిని వ్రాసిన ఎవరైనా వీలైనంతవరకూ ఒకదానికొకటి దగ్గరకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ఈ విషయానికి వస్తే మీరు శాస్త్రవేత్తల కంటే చాలాసార్లు ఇంజనీరింగ్ ప్రొఫెసర్లు స్వయంగా ఇంజనీరింగ్ను అప్లైడ్ సైన్స్ అని పిలవడానికి ప్రయత్నిస్తున్నారు ఇది నా అభిప్రాయం ప్రకారం చాలా దురదృష్టకరం మరియు యాదృచ్ఛికంగా ఇంజనీరింగ్ను అప్లైడ్ సైన్స్ అని పిలవడం రాజకీయ చిక్కులను కలిగి ఉంది అది మనం వెళ్ళలేము మీరు ఇంజనీరింగ్ అనువర్తిత శాస్త్రం అని పిలుస్తారు అంటే దానికి కొన్ని విశేషణాలు జోడించబడిన శాస్త్రం కనుక ఇది సైన్స్ యొక్క ఉపసమితి అవుతుంది కాబట్టి ఏమి జరుగుతుంది ఇది ఇంజనీరింగ్ యొక్క దృక్పథం అయితే ఇంజనీరింగ్ సైన్స్ అనువర్తిస్తే సైన్స్ యొక్క ఎపిస్టెమాలజీని అధ్యయనం చేస్తే ఇంజనీరింగ్ యొక్క జ్ఞాన కంటెంట్ స్వయంచాలకంగా ఉపశమనం పొందాలి అంటే మేము ఇప్పటికే నాలుగు రకాల విజ్ఞాన పరిజ్ఞానం గురించి మాట్లాడాము మరియు మీరు దానితో వ్యవహరిస్తుంటే మీరు కూడా దానితో వ్యవహరించారు ఇంజనీరింగ్కు కూడా సంబంధించినది ఏమిటి కానీ అది మనము తీసుకోవాలనుకునే స్టాండ్ కాదు వాస్తవానికి మీరు ఇంజనీరింగ్ ఉపాధ్యాయులను లేదా ఇంజనీరింగ్ విషయాలను బోధించేవారిని పరిశోధించినప్పుడు మన అనుభవం చూపిస్తుంది మీరు వారిని మరింతగా పరిశీలిస్తే వారిలో చాలామంది అనువర్తిత విజ్ఞాన భావనతో కొంచెం ప్రోబింగ్తో ప్రారంభిస్తే వారు వస్తారు మరియు అవును ఇదే ఇంజనీరింగ్ మరియు సైన్స్ మధ్య సంబంధం అని చెప్తారు ఇప్పుడు ఇంజనీరింగ్ సైన్స్ యొక్క ఉపసమితి లేదా సైన్స్ యొక్క సూపర్సెట్ కాదు ఇది భిన్నమైన విషయం అర్థంలో భిన్నంగా దాని లక్ష్యాలు మరియు పద్ధతులు సైన్స్ యొక్క లక్ష్యాలు మరియు పద్ధతుల నుండి భిన్నంగా ఉంటాయి ఇప్పుడు మీరు దీనిని పరిశీలిస్తే రెండింటి మధ్య బలమైన పరస్పర చర్య ఉంది మీకు కావాలంటే సైన్స్ మరియు ఇంజనీరింగ్ మధ్య ఆ ఖండన మీకు కావలసినంత పెద్దదిగా చేయవచ్చు కానీ ఇప్పటికీ ఇంజనీరింగ్లో సైన్స్ వెలుపల లేదా అప్లైడ్ సైన్స్ వెలుపల ఏదో ఉంది మరియు బయట ఉన్న ఆ స్వభావం ఏమిటి సైన్స్ మరియు అది ఇంజనీరింగ్కు ముఖ్యమైనది దురదృష్టవశాత్తు చాలా కాలం పాటు ఇంజనీరింగ్ మార్గం బోధించటం ప్రధానంగా అనువర్తిత శాస్త్రంగా మారింది అంటే ఇంజనీరింగ్ సబ్జెక్టులు ఏదో ఒకవిధంగా ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ల నుండి తొలగించబడతాయి మరియు అవి ప్రధానంగా ఇంజనీరింగ్ సైన్స్ ప్రోగ్రామ్లుగా మారాయి ఇంజనీరింగ్ శాస్త్రాలు ముఖ్యమైనవి కావు అనికాదు కానీ మీరు ఇంజనీరింగ్ నుండి ఇంజనీరింగ్ను విసిరి వేయలేరు సైన్స్ వెలుపల మరియు ఇంజనీరింగ్ లోపల ఉన్న ప్రాంతానికి హాజరు కాలేదు కాబట్టి సైన్స్ మరియు ఇంజనీరింగ్ యొక్క ఈ సంబంధాన్ని ఎవరైనా అంగీకరిస్తే సైన్స్ వెలుపల ఉన్న ఇంజనీరింగ్ జ్ఞానం యొక్క స్వభావాన్ని గుర్తించడం అవసరం మనము అలా చేయబోతున్నాం ఇక్కడ మేము స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ విన్సెంటి చేసిన పనిని చూద్దాము ప్రొఫెసర్ విన్సెంటి 1990 లో రాసిన తన ప్రసిద్ధ పుస్తకంలో ఇంజనీరింగ్ జ్ఞానం యొక్క స్వభావాన్ని గుర్తించడానికి ప్రయత్నించారు ఇంజనీర్లకు ఏమి తెలుసు మరియు వాస్తవానికి అది ఎలా తెలుసు క్షమించండి చాలా మంది ఇతరులు ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని వర్గీకరించడానికి ప్రయత్నించారు కానీ అవన్నీ కొంతవరకు సమానమైనవి చాలా భిన్నమైనవి కావు మరియు ప్రొఫెసర్ విన్సెంటి యొక్క వర్గీకరణ సమగ్రమైనదని మేము కనుగొన్నాము ఇది ఇతర రకాల వర్గీకరణ ఇప్పుడు అతను సమర్పించినది విన్సెంటి ప్రకారం జ్ఞానం యొక్క వర్గాలు అతను న ఆరు వర్గాల గురించి మాట్లాడారు అంటే ఇంజనీరింగ్ను చూడటం ఇవి ఫండమెంటల్ డిజైన్ కాన్సెప్ట్స్ క్రైటీరియా మరియు స్పెసిఫికేషన్స్ థియరిటికల్ టూల్స్ క్వాంటిటేటివ్ డేటా ప్రాక్టికల్ కంస్ట్రయిన్స్ మరియు డిజైన్ ఇంస్ట్రుమెంటాలిటీస్ ఇవి ఆరు వర్గాలు ఈ జ్ఞాన వర్గాలలో సైద్ధాంతిక సాధనాలు మరియు పరిమాణాత్మక డేటాను మా మునుపటి వర్గీకరణ ద్వారా వాస్తవం సంభావిత మరియు విధాన పరిజ్ఞానం ద్వారా పరిగణించవచ్చు అంటే ఆరుగురిలో ఇద్దరు ఇప్పటికే మనం వ్యవహరించిన జ్ఞానం యొక్క సాధారణ వర్గాల ద్వారా పరిష్కరించబడ్డారు కాబట్టి మిగిలి ఉన్నది ఇదే జ్ఞానం యొక్క వర్గాలు సాధారణ వర్గాలకు వెలుపల ఉన్న ఇంజనీరింగ్కు ప్రత్యేకమైనవి అవి ప్రాథమిక రూపకల్పన అంశాలు ప్రమాణాలు మరియు లక్షణాలు ప్రాక్టికల్ అడ్డంకులు మరియు డిజైన్ పరికరాలు ఇప్పుడు ఒకరు జాగ్రత్తగా ఉండాలి ఈ నాలుగు వర్గాలలోని జ్ఞానం యొక్క స్వభావం సంభావిత జ్ఞానం లేదా విధానపరమైన జ్ఞానం అని చెప్పడానికి సరిగ్గా సరిపోదు అవి తక్కువ నైరూప్యంగా ఉండవచ్చు మరియు అవి మనము పరిగణించే స్థాయిలో ఉండవు వాటిలో ప్రతి ఒక్కటి చూద్దాం ప్రాథమిక రూపకల్పన అంశాలు పరికరంలోని పరికరాలు మరియు భాగాల కార్యాచరణ సూత్రాలు అదే ప్రాథమిక డిజైన్ భావనలు ఏమి జరుగుతుందంటే అంతర్లీన శాస్త్రం లేదా భౌతిక దృగ్విషయం లేదా రసాయన దృగ్విషయం లేదా జీవసంబంధమైన విషయాలను తెలుసుకోవడం స్వయంచాలకంగా డిజైన్ భావనలకు దారితీయదు డిజైన్ భావనలు ఈ నాలుగు వర్గాల వెలుపల పూర్తిగా ఉత్పత్తి చేయబడతాయి మరియు డిజైన్ కాన్సెప్ట్ను అంతర్లీన శాస్త్రంలో వివరించవచ్చు సైన్స్ తెలుసుకోవడం యొక్క పర్యవసానంగా ఇది స్వయంచాలకంగా బయటకు రాదు ఉదాహరణకు మనకు తెలిసిన ఇంజనీరింగ్లో కొన్ని ఉదాహరణలు చూద్దాం కానీ ఆచరణాత్మకంగా అన్ని ఇంజనీరింగ్ సబ్జెక్టులలో ఏమి జరుగుతుంది మేము ఈ డిజైన్ భావనలతో వాటిపై ఎటువంటి శ్రద్ధ చూపకుండా నేర్చుకుంటాము కానీ ఎవరో డిజైన్ కాన్సెప్ట్తో బయటకు వచ్చారు మరియు ఇది ఇంజనీరింగ్లో ఆచరణాత్మకంగా మన రోజువారీ పనిలో భాగం అవుతుంది ఉదాహరణకు ఒక పరికరం దానిలో మెమరీని చేర్చడం ద్వారా పలు రకాల పనులను చేయగలదు మీరు ఎలక్ట్రానిక్స్లో ఉంటే మీరు మెమరీని ఏదో ఒక పరికరంలో ఉంచగలిగితే అది ఆచరణాత్మకంగా ఎలక్ట్రానిక్స్ మొత్తం రంగాన్ని మార్చింది మైక్రోప్రాసెసర్ '70 ల చివర్లో మరియు 80 ల ప్రారంభంలో వచ్చింది మరియు ప్రపంచం ఇప్పుడు అదే విధంగా లేదు ఈ రోజు మీకు మైక్రోప్రాసెసర్ ఉంది ఇది ఈ డిజైన్ సూత్రాన్ని ఉపయోగిస్తూనే ఉంది మరియు మేము అలాంటి శక్తివంతమైన మైక్రోప్రాసెసర్లను రూపొందించాము మరియు ల్యాప్టాప్లు లేదా స్మార్ట్ఫోన్లు అయినా ఈ రోజు మనం ఉపయోగించే పరికరాలు ఈ ప్రాథమిక రూపకల్పన సూత్రం యొక్క ఫలితం ఇంకా మునుపటి సూత్రం రెండు బాగా నిర్వచించబడిన స్థితులను కలిగి ఉన్న పరికరాన్ని మెమరీ యూనిట్గా ఉపయోగించవచ్చు ఉదాహరణకు మన పెన్ డ్రైవ్లలో లేదా మరేదైనా మెమరీలో భాగంగా ఉపయోగించే మొత్తం జ్ఞాపకాలు ఈ పరికరం యొక్క రెండు బాగా నిర్వచించబడిన స్థితులను కలిగి ఉంటే మరియు ఈ స్థితిని మార్చడంలో మీకు కొంత నియంత్రణ ఉంటే ఈ ప్రత్యేకమైన డిజైన్ సూత్రం యొక్క ఫలితం పరికరం మెమరీ అవుతుంది ఈ రోజు వరకు ప్రజలు ఇప్పటికీ పరమాణు స్థాయిలో రెండు స్వతంత్ర స్థితులను ఎలా గుర్తించగలరు మరియు స్థిరమైన లేదా స్థిరమైన స్థితులను ఎలా గుర్తించగలరు మరియు ఆ భౌతిక పరికరం లేదా అణు పరికరాన్ని చిన్నదిగా చేయడం ద్వారా ఒక స్థితులను నుండి మరొక రాష్ట్రానికి మారడాన్ని మనం ఎక్కడ నియంత్రించగలం మరియు చిన్నది మనం మరింత ఎక్కువ మెమరీని చిన్న మరియు చిన్న ప్రదేశంలోకి తీసుకురాగలుగుతాము మరో ప్రాథమిక రూపకల్పన భావన రెండు ముఖ్యమైన అయస్కాంత క్షేత్రాల మధ్య పరస్పర చర్య ద్వారా స్టెప్పింగ్ కదలికను సృష్టించవచ్చు ఉదాహరణకు వివిధ పారిశ్రామిక ఆటోమేషన్లో మనం ఉపయోగించే అన్ని స్టెప్ మోటార్లు ఈ డిజైన్ కాన్సెప్ట్ యొక్క ఫలితం అవి రెండు ముఖ్యమైన అయస్కాంత క్షేత్రాల మధ్య పరస్పర చర్య మరియు అత్యంత ప్రసిద్ధమైనవి ఒక ఎయిర్ఫాయిల్ దాని ఆకారం వల్ల ప్రత్యేకించి దాని పదునైన వెనుకంజలో ఉన్న అంచు గాలి ప్రవాహానికి కోణంలో వంపుతిరిగినప్పుడు ఒక లిఫ్ట్ను ఉత్పత్తి చేస్తుంది మన ఎగిరే వస్తువులన్నీ దీని ఫలితమే కానీ ఈ సూత్రం ఎవరో గుర్తించే వరకు మనకు సరైన విమానం లేదు కానీ ఇప్పుడు ఈ రకమైన సూత్రాన్ని పరిగణనలోకి తీసుకున్నారు ఒకరు ఉత్పత్తి చేయగలిగితే ఒక ఇంజనీర్ ఒక ప్రాథమిక రూపకల్పన భావనను ఉత్పత్తి చేయగలిగితే అది ప్రపంచంలోని ఆ రేఖను పూర్తిగా మారుస్తుంది కానీ ఇంజనీరింగ్ విద్యార్థిగా మీరు వ్యవహరించే అంశంలో ఈ డిజైన్ భావనల పాత్ర గురించి తెలుసుకోవాలి నా అభిప్రాయం ప్రకారం మరొక ముఖ్యమైన విషయానికి రావడం ఇంజనీరింగ్కు చాలా కేంద్రమైనది ప్రమాణాలు మరియు లక్షణాలు పరికరం కోసం గుణాత్మక లక్ష్యాలను నిర్దిష్ట పరిమాణాత్మక లక్ష్యాలుగా అనువదించడం అవసరం ఇది చాలా సులభమైన ప్రకటనగా కనిపిస్తుంది ఇంజనీరింగ్లో అనుసరించే అన్ని పాఠ్య పుస్తకాలను మీరు పరిశీలిస్తే ఏమి జరుగుతుంది మేము పుస్తకాలు ప్రమాణాలు మరియు స్పెసిఫికేషన్ గురించి ఏమీ చెప్పలేము మీరు ప్రమాణాలు మరియు స్పెసిఫికేషన్లతో ప్రారంభించని ఫీల్డ్లో ఇంజనీరింగ్ కార్యకలాపాలు లేవు మీరు ఒక సంస్థలో పనిచేస్తుంటే మీరు సాఫ్ట్వేర్ బృందంలో సాఫ్ట్వేర్ ఉత్పత్తి బృందంలో లేదా హార్డ్వేర్ ఉత్పత్తి బృందంలో భాగమైనా మీరు ఏదైనా కంపెనీలో ఏదైనా ప్రాజెక్ట్ను పరిశీలిస్తుంటే మొదటి విషయం ఏమిటంటే మీరు ఖచ్చితంగా ఏమి ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారో నిర్ణయించుకోవాలి మీరు దాని గురించి మాట్లాడేటప్పుడు చేయవలసినది కొన్ని స్పెసిఫికేషన్ల వలె వ్రాయబడుతుంది మరియు మీరు స్పెసిఫికేషన్లపై తప్పు చేస్తే మీరు ఉత్పత్తి కోసం మీ స్పెసిఫికేషన్లను తగినంతగా నిర్వచించకపోతే మీరు ఎక్కువ పేర్కొన్నట్లయితే అది చాలా ఖరీదైనది అవుతుంది లేదా మీరు పేర్కొన్నట్లయితే అది మార్కెట్కు ఆమోదయోగ్యం కాదు ఇది చాలా కీలకమైన నిర్ణయం అవుతుంది ప్రస్తుత ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లలో ఏదో ఒకవిధంగా ప్రమాణాలు మరియు స్పెసిఫికేషన్ల యొక్క ప్రాముఖ్యత బోధించబడదు మరియు ఇది మీ వద్ద ఉన్న ఏదైనా ఇంజనీరింగ్ కోర్సులో అంతర్భాగంగా ఉండాలి ఒక విద్యార్థి ఎప్పటికప్పుడు పెరగాలి ప్రత్యేకతలు ఏమిటో అర్థం చేసుకోవాలి మరియు మీరు స్పెసిఫికేషన్ను ఎంచుకున్నప్పుడు దాని అర్థం ఏమిటి ఆర్థికంగా లేదా తీసుకున్న సమయం లేదా సాంకేతిక పరిజ్ఞానం అంటే ఏమిటి ఇవన్నీ ప్రమాణాలు మరియు స్పెసిఫికేషన్ల ద్వారా నిర్ణయించబడతాయి కొన్ని సాధారణ ఉదాహరణలను చూద్దాం ఏదైనా పవర్ కన్వర్టర్ AC నుండి DC కి లేదా DC నుండి AC కి మారినప్పుడు 95 కంటే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉండాలి మీరు 70 సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉన్న ఒక పవర్ కన్వర్టర్ను డిజైన్ చేస్తే అది ఎవరికీ ఉపయోగపడదు దాన్ని ఎవ్వరూ ఉపయోగించరు కనీస సామర్థ్యం 95 ఉండాలి కాబట్టి మొదటి నుండే ఈ స్పెసిఫికేషన్ మీ మొత్తం డిజైన్ ఎక్సర్సైజ్ లో భాగంగా ఉండాలి పవర్ కన్వర్టర్ అంటే క్రియాత్మకంగా మాత్రమే కాదు పరికరాల ఎంపికకు సంబంధించిన అన్ని నిర్ణయాలు సర్క్యూట్లు ప్రతిదీ కలుసుకోవలసిన మొదటి విషయం అయి ఉండాలి సామర్థ్యం 95 పైన ఉండాలి కానీ ఒక ఉత్పత్తికి ఇతర లక్షణాలు ఉండవచ్చు ఉదాహరణకు దీనికి ఒకటి ఉండవచ్చు మీరు పాదముద్రపై స్పెసిఫికేషన్ను ఏమని పిలుస్తారు లేదా దాని బరువు ఎంత ఉండాలి అది మార్చగల శక్తి ఏమిటి కాబట్టి అనేక ఇతర లక్షణాలు ఉండవచ్చు కానీ ఒక కేంద్రమైనది అది 95 లేకపోతే అది మనకు ఉపయోగపడదు DC మోటారు యొక్క స్పీడ్ కంట్రోల్ యూనిట్ విద్యుత్ లైన్లో అధిక హార్మోనిక్ వక్రీకరణను సృష్టించకూడదు మితిమీరినది సాధారణంగా కొన్ని ఏజెన్సీ రెగ్యులేటరీ ఏజెన్సీచే నిర్వచించబడుతుంది కనుక ఇది విద్యుత్ లైన్లో హార్మోనిక్ వక్రీకరణను ఉత్పత్తి చేయకూడదు ఇది మీ వేగ నియంత్రణ అవసరాన్ని తీర్చవచ్చు కానీ అది హార్మోనిక్ వక్రీకరణకు అనుగుణంగా లేకపోతే అది ధృవీకరించబడదు SMPS అవుట్పుట్ 0 5 అవుట్పుట్ నియంత్రణ కలిగి ఉండాలి దాని కంటే ఎక్కువ ఏదైనా ఉంటే అది మార్కెట్లో ఆమోదయోగ్యం కాదు DC మోటర్ యొక్క వేగాన్ని 1 నుండి 300 RPM వేగంతో 0 05 ఖచ్చితత్వంతో నియంత్రించాలి ఇప్పుడు ఉదాహరణకు 0 05 కు బదులుగా నేను 1 అని చెబితే ఆ యూనిట్ ఖర్చు 0 05 యొక్క ఖచ్చితత్వాన్ని అందించే యూనిట్ కంటే 100 రెట్లు తక్కువగా ఉంటుంది కాబట్టి ఒకరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితత్వాన్ని పేర్కొనడంలో ఇంజనీర్ చాలా జాగ్రత్తగా ఉండాలి అప్లికేషన్ అన్ని విధాలుగా అవును అని కోరితే మీరు దాన్ని తీర్చాలి కానీ లేకపోతే ఒకరు ఎక్కువగా పేర్కొనకూడదు కాబట్టి మేము మీకు నాలుగు ఉదాహరణలు మాత్రమే ఇచ్చాము కానీ ఇంజనీరింగ్ యొక్క ప్రతి శాఖలో అన్ని స్థాయిలలో ఆ రకమైన పరిస్థితి తలెత్తుతుంది కాబట్టి విద్యార్థి తన ఇంజనీరింగ్ శాఖకు సంబంధించి ప్రమాణాలు మరియు ప్రత్యేకతలను చర్చించడానికి ప్రత్యేకంగా సున్నితంగా ఉండాలి ఇప్పుడు జ్ఞానం యొక్క మూడవ వర్గం ప్రాక్టికల్ అడ్డంకులు వారు అనుభవం మరియు అభ్యాసం నుండి పొందిన తక్కువ నిర్వచించబడిన పరిశీలనల శ్రేణిని సూచిస్తారు కంప్యూటర్లోకి టాబ్యులేషన్ లేదా ప్రోగ్రామింగ్ను సిద్ధాంతీకరించడానికి తరచుగా ఇవ్వని పరిగణనలు అంటే ఈ జ్ఞానం యొక్క స్వభావం న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ లాగా సొగసైనది కాదు లేదా మీరు కంప్యూటర్కు అల్గోరిథం మరియు ప్రోగ్రామింగ్ రాయలేరు చాలా సరళమైన విషయం వలె ఏదైనా పరికరంలో సూచిక దీపం స్విచ్ పైన ఉండాలి ఇది స్విచ్ పైన లేకపోతే మీరు స్విచ్ ఆన్ చేస్తున్నప్పుడు మీరు దీపం కప్పుతారు మరియు అది స్విచ్ ఆన్ చేయబడిందో లేదో మీకు వెంటనే తెలియదు ఇది చాలా సులభమైన ఆచరణాత్మక అడ్డంకి ఒక ఇంజనీర్ మామూలుగా మీ పరికరాలను రూపకల్పన చేసినప్పుడు కాదు ఉదాహరణకు మనకు చాలా కాలం క్రితం ఎవరైనా ఉన్నారు అతను తన హీట్ సింక్లను ముందు ప్యానెల్లో ఉంచడానికి ప్రయత్నిస్తున్నాడు ఎందుకంటే ఫ్రంట్ ప్యానెల్లో ఎందుకు ఉంచకూడదని అతను భావిస్తాడు హీట్ సింక్లు వెదజల్లుతున్న వేడిని ఉత్పత్తి చేస్తాయి సహజంగానే అవి అధిక ఉష్ణోగ్రత వద్ద ఉంటాయి మరియు మీరు వాటిని ఎప్పుడూ ముందు ప్యానెల్లో ఉంచరు మరియు మీ చేతిని కాల్చుకోరు ఇది స్పష్టంగా వెనుక భాగంలో ఉండాలి మరియు ఫ్యాన్ తో తగినంతగా చల్లబడి ఉండాలి కాబట్టి ఇవి కొన్ని ఆచరణాత్మక అడ్డంకులు టూల్స్ మరియు చేతులు వేర్వేరు భాగాలను చేరుకోవడానికి ఒక పరికరంలో భౌతిక భాగాల మధ్య అనుమతించవలసిన క్లియరెన్స్లకు మరొక ఉదాహరణ ఉదాహరణకు మీరు క్రొత్త పరికరాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మొదటి విషయం ఏమిటంటే లోపం ఉన్నప్పుడు మీరు దాన్ని వెంటనే తెరవగలరు ఎగువ ప్యానెల్ లేదా వెనుక ప్యానెల్ తెరవడం ద్వారా మరియు అది ఏమైనా తెరిచిన తర్వాత మీరు చేతితో లేదా సాధనాలను ఉపయోగించి అన్ని భాగాలను చేరుకోగలుగుతారు మీరు చేయలేకపోతే ఆ పరికరాలను మరమ్మతులు చేయలేము లేదా దానిని పూర్తిగా విడదీయాలి అది పరికరాలకు సేవ చేయడానికి లేదా పరికరాలను నిర్వహించడానికి చాలా ఖరీదైనది అవుతుంది మరో ఆచరణాత్మక అడ్డంకి ఉండవచ్చు డిజైన్ రెండు నెలల్లో పూర్తి చేయాలి మీరు ఈ జ్ఞానాన్ని ఆచరణాత్మక అడ్డంకిని చూసినప్పుడు ఇది మేము వ్యవహరించే రకమైన భావనలతో ఇంజనీరింగ్ సైన్స్ విషయాలలో మేము వ్యవహరించే సంభావిత జ్ఞానంతో చక్కగా సరిపోదు మీరు రెండు నెలల్లో ఉన్నప్పుడు దానికి ఏమి అనువదిస్తుంది అంటే మీరు సులభంగా యాక్సెస్ చేయగలిగే భాగాలు మరియు పరికరాలు మరియు సాంకేతికతలతో ఏదైనా రూపకల్పన చేయాలి మరొక దేశంలో అందుబాటులో ఉన్నది తప్పనిసరిగా కాదు దాన్ని యాక్సెస్ చేయడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఈ రకమైన అడ్డంకి వాస్తవానికి మీరు ఇచ్చిన పరిస్థితిలో పరికరాల భాగాన్ని రూపొందించే విధంగా అనువదిస్తుంది డిజైన్ ఇన్స్ట్రుమెంటాలిటీస్ అని పిలువబడే ఇతర సైన్స్ విషయాలతో పోలిస్తే ఇప్పుడు మరొక రకమైన మార్గం వచ్చింది మొదటి విషయం ఏమిటంటే ఏదైనా ఇంజనీరింగ్ కార్యకలాపాలు సమూహ కార్యాచరణ ఏ ఒక్క వ్యక్తి కూడా పూర్తి ఇంజనీరింగ్ కార్యకలాపాలను చేయలేడు ప్రజల సమూహం కలిసి పనిచేస్తుంది వారు పనిని పంచుకుంటారు దాని కోసం ఒక నాయకుడు ఉంటాడు మరియు ఆర్థిక మరియు మానవ వనరుల పరంగా మరియు సాంకేతిక పరిజ్ఞానాలకు ప్రాప్యతలో పరిమితులు ఉన్నాయి కాబట్టి అటువంటి పరిస్థితిలో ఒకరు పనిచేస్తుంటే డిజైన్ ఇన్స్ట్రుమెంటాలిటీ అనేది విధానాలు ఆలోచనా విధానం మరియు తీర్పు నైపుణ్యాలతో సహా విధానపరమైన జ్ఞానాన్ని సూచిస్తుంది కొన్ని ఉదాహరణలు ఉత్పత్తి రూపకల్పనకు టాప్ డౌన్ విధానం మీరు ఒక ఉత్పత్తిని రూపకల్పన చేసినప్పుడల్లా మీరు టాప్ డౌన్ విధానాన్ని బాటమ్స్ అప్ చేయకూడదు అది డిజైన్ వాయిద్యం మరియు మరొకటి మీరు ఒక ఉత్పత్తి అభివృద్ధిని ఎలా కోరుకుంటున్నారు మీరు డిజైన్ యొక్క అన్ని అంశాలను ఏకకాలంలో సంప్రదించడానికి ఇష్టపడరు మీరు దశ కావాలి అది చాలా సాధారణ ప్రక్రియ మరియు ఆ రకమైన అనుభవం విద్యార్థికి ఇవ్వాలి ఏదైనా సమస్యను పరిష్కరించే దశ ఎలక్ట్రానిక్ ఉత్పత్తి యొక్క నిర్మాణం నేను అసలు సర్క్యూట్లను మరియు దానిలోని అన్ని మూలక ఉపవ్యవస్థలను రూపొందించే ముందు నేను ఉత్పత్తిని మానసికంగా నిర్మించగలగాలి లేదా చిత్రాలను గీయవచ్చు లేదా నేను దృశ్యమానం చేస్తున్న విధంగా ఉత్పత్తిని అందించగలను ఉదాహరణకు డిజైన్ వాక్థ్రూస్ అని పిలువబడేది ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఉత్పత్తి అభివృద్ధిలో చాలా భాగం మరొకరు మీ డిజైన్ ద్వారా నడుస్తూ తన వ్యాఖ్యలను ఇస్తారు ఉదాహరణకు మరొక డిజైన్ వాయిద్యం ఇప్పటికీ వేరే నాణ్యతతో జట్టులోని సభ్యులందరినీ ముందుగానే గుర్తించండి మరియు ప్రారంభం నుండే సమూహ సమాచార మార్పిడిలో ప్రతి సభ్యుడిని చేర్చండి ఇది ఒక ప్రక్రియ జట్టు ప్రభావవంతంగా ఉండటానికి మీరు అనుసరించే విధానం సరే ప్రాథమిక రూపకల్పన భావనలు ప్రమాణాలు మరియు లక్షణాలు ఆచరణాత్మక పరిమితులు మరియు రూపకల్పన పరికరాలు అనే ఈ నాలుగు వర్గాల ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని మీరు చూడగలిగినందున వాటిని ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లోని అనేక కోర్సులలో మొదటి నుండే చేర్చాలి లేకపోతే మీరు ఇంజనీర్గా ఒకరికి శిక్షణ ఇవ్వడం లేదు కాబట్టి ఇప్పుడు మీరు చేయాలనుకుంటున్న నియామకాన్ని చూద్దాం మీకు తెలిసిన ఇంజనీరింగ్ కోర్సుల నుండి ఇంజనీరింగ్ పరిజ్ఞానం యొక్క నాలుగు వర్గాల నుండి కనీసం నాలుగు ఉదాహరణల జ్ఞాన అంశాలను గుర్తించండి జ్ఞాన అంశాలను గుర్తించండి ఇది ప్రతి మూలకాన్ని రెండు మూడు పదాలలో వర్ణించవచ్చు కానీ మీరు విద్యార్థి గురించి తెలుసుకోవాలనుకునే సంబంధిత ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఏమిటో మీరు ఆలోచించాలి సరే తదుపరి ఉపన్యాసం లో మనము నేర్చుకునే వర్గీకరణను కొనసాగించడాన్ని పరిశీలిస్తాము అఫక్టీవ్ మరియు సైకోమోటర్ డొమైన్ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో మనము క్లుప్తంగా గడుపుతాము అయితే అఫక్టీవ్ డొమైన్ చాలా ముఖ్యమైనది అయినప్పటికీ మన రెగ్యులర్ బోధనలో ఎలా సమగ్రపరచాలో మనకు ఇంకా తగినంత జ్ఞానం లేదు దాని ప్రాముఖ్యత లేదా ఆధిపత్య పాత్ర గురించి మనకు తెలుసు కానీ ప్రస్తుతం మన సహజమైన పద్ధతులను మాత్రమే అవలంబించగలము కానీ మేము ఇంకా అఫక్టీవ్ మరియు సైకోమోటర్ డొమైన్ యొక్క సంక్షిప్త అవలోకనాన్ని ప్రదర్శిస్తాము